చివరి వీడియోలో మనము కాన్వర్స్ భాగాన్ని ని చూశాము దీని ప్రకారం మనకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనునది ఎక్సాక్ట్ అవుతుందో కాదో చూడడానికి సరిపోయే నియమo అనగా ∂M∂y∂N∂x అని తెలుసుకున్నాము ఈక్వేషన్ ఎక్సాక్ట్ అయితే ఇది అవసరమైన నియమo ఇది అవసరమైన నియమo అవునో కాదో తనిఖీ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఆ సందర్భంలో ∂M∂y∂N∂x అయితే మీరు ఎదో ఒక u అనగా uxy ని కాస్తా du0 అయ్యేలా పొందగలుగాలి ఇది u యొక్క టోటల్ డెరివేటివ్ అవుతుంది అలాగే ఈ uxy ఫంక్షన్ కూడా du అనేది 0 కి సమానం గా ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి మనం చివరి వీడియోలో ఎక్కడ ఆపివేశామో అక్కడ నుండి కొనసాగిద్దాం కాబట్టి మీరు దీనిని సంతృప్తిపరిచే ఒక u ఉందని మీరు భావిస్తే ఈ కండీషన్ని ఉపయోగించుకుని నేను u ని పొందగలనా అనేదే ఆ ప్రశ్న ఇప్పుడు ఈ ఫలితాన్ని ఉపయోగించుకోవడానికి నేను ux yx0xMty dtg ని ఇంటిగ్రేట్ చేస్తాను తరువాత y కి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తాను అలా చేయడం ద్వారా మనం ఏమి పొందుతాము ∂u∂y అనేది 2 వేరియబుల్స్ కలిగిన ఫంక్షన్ మరియు దీనిని y పరంగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇది y లలో ఉన్న ఫంక్షన్ కాబట్టి మీరు దానిని ఈ ∂u∂yని ఎడమ వైపు వ్రాసి ఈ పదాలను కుడివైపు వ్రాసినప్పుడు మనకు ∂u∂y∂yx0xMty dtg లభిస్తుంది ఇందులో gy అనేది y యొక్క ఫంక్షన్ మాత్రమే ఇది డెరివేటివ్ dgdy లాగా ఉంటుంది కాబట్టి gy అని రాస్తున్నాం ∂u∂y అనేది N లాగా ఉంటుంది కాబట్టి N∂u∂y∂yx0xMty dtg అవుతుంది ఇప్పుడు ఇది N ∂yx0xMty dtg ని సూచిస్తుంది కాబట్టి ఇది gyNxy x0xMty ∂ydt ని సూచిస్తుంది ఎందుకంటే ఇది y యొక్క ఫంక్షన్ ఇది x యొక్క ఫంక్షన్ మాత్రమే అవుతుంది నేను దానిని ఎడమ వైపు ఉంచుతాను అప్పుడు అది మనం వ్రాసిన దానికి సమానం అవుతుంది మీరు ఇంటిగ్రేట్ చేస్తే మనకు gyNxy x0xMty∂y dt లభిస్తుంది నేను ఇప్పుడు ∂M∂y∂N∂x ను ఉపయోగిస్తున్నాను కాబట్టి gyNxy x0x∂Nty∂x dt అవుతుంది సరేనా కాబట్టి ఇప్పుడు నేను y పరంగా రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తే మనకు y0ygy dy y0yNxy x0x∂Nty∂x dt లభిస్తుంది ఇప్పుడు x0x∂Nty∂x dt అనునది ఏమి అవుతుంది కాబట్టి మన వద్ద ∂Mty∂y ఉన్నది y అనేది t యొక్క ఫంక్షన్ కాబట్టి మనము ∂Mty∂t అని రాయాలి నేను తప్పు చేశాను మనం ∂Mty∂y కి బదులుగా ∂Mty∂t అని రాయాలి ty వేరియబుల్ లు ఇప్పుడు xy అవుతాయి అపుడు xy ఫంక్షన్ అయినప్పుడు మనము ∂M∂y∂N∂x అని రాస్తాం ఒకవేళ అదే ty ఫంక్షన్ అయినప్పుడు మనము ∂M∂y∂N∂t అని రాస్తాం కాబట్టి ఇది వాస్తవానికి gyNxy x0x∂Nty∂t dt కి సమానం అవుతుంది ఇది ఇప్పటికే మీ వద్ద ఉంది కాబట్టి మనము దీనిని gyNxy NxyNx0y అని రాద్దాం నేను ఇపుడు x0x∂Mty∂y dt ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది కేవలం N యొక్క టోటల్ డెరివేటివ్ x0x∂Nty∂x dt అవుతుంది కాబట్టి Nxy అనేది Nx0y అవుతుంది కాబట్టి మనం నేరుగా ఇంటిగ్రేట్ చేయవచ్చు అప్పుడు మనకు ఈ కుడి వైపున Nx0y ఉంటుంది ఈ y0ygy dy y0yNx0ydy ను మీరు y0 నుండి y dy పరంగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు కనుక ఇది gy gy0y0yNx0t dt ని ఇస్తుంది కాబట్టి దీనిని నేను ఒక డమ్మీ వేరియబుల్ t dt చేత భర్తీ చేస్తే అది నాకు ఈ gyy0yNx0t dtgy0 రూపాన్ని ఇస్తుంది ఇక్కడ నిజానికి ఈ పరిష్కరిస్తున్న సమీకరణనం లో మనకు g తెలియదు ఇప్పుడు gx0 gy0 అనేవి ఆర్బిటరీ స్థిరాంకాలు అవుతాయి కాబట్టి మీరు దీన్ని ఆర్బిటరీ స్థిరాంకం లేదా g అని వ్రాయవచ్చు g తెలియదు కాబట్టి gy0 అనేది ఆర్బిటరీ స్థిరాంకం కాబట్టి ఈ g ను మీరు వెళ్లి సమీకరణంలో ఉంచవచ్చు ఇది ఏ రూపం తీసుకుంటుందో మీకు ఖచ్చితంగా తెలుసు మీరు ఇక్కడ u ని ఉంచితే అది ux yx0xMxt dtgy అని సూచిస్తుంది మనం gy ను భర్తీ చేస్తే మనకు ux yx0xMxt dty0yNx0t dtC లభిస్తుంది అందులో C అంటే gy0 అని అర్థం g అనేది ఏదో ఒక సమయంలో ఆర్బిటరీగా ఉన్నందున అది కాస్తా మనకు ఆర్బిటరీ స్థిరాంకం ను ఇస్తుంది కాబట్టి మనం చివరకు ఏమి పొందాము మనము ఆ ∂M∂y∂N∂x షరతును ఉపయోగించి సమీకరణాన్ని ఎక్సాక్ట్ గా చేసే u ని కనుగొనగలము అదే కాన్వర్స్ అంటే సరేనా ఇదే మనం నిర్మించిన ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ ఏమిటి మీరు ఈ ఫంక్షన్ని కలిగి ఉంటే ఇది du అవుతుంది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ M dxN dy0 ను సూచిస్తుంది నేను M ను ∂u∂y అని అలాగే N∂u∂x అని వ్రాయగలను అది du0 గా చేస్తుంది అంటే uC1 అనేది సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది ఇక్కడ u అంటే ఏమిటి అది x0xMxt dty0yNx0t dtC1 CC2 ని సూచిస్తుంది ఇది మరొక ఆర్బిటరీ స్థిరాంకం అని చెప్పుకుందాం మీరు ఈ రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మీకు C1 అనే ఆర్బిరటీ స్థిరాంకం లభిస్తుంది కాబట్టి మీ వద్ద ఉన్న C అంటే C1 కి సమానం అవుతుంది ఈ Cని మరొక వైపుకు తీసుకురాగలను ఈ రెండూ కూడా ఆర్బిటరీ స్థిరాంకాలు అయితే వాటి మొత్తం కూడా ఒక ఆర్బిటరీ స్థిరాంకం అవుతుంది కాబట్టి చివరకు మీరు దీనిని C2 అని వ్రాయవచ్చు సరేనా ఇది వాస్తవానికి C1 CC2 ఇక్కడ C2 అనేది ఆర్బిటరీ స్థిరాంకం కాబట్టి ఇది ఇప్పుడు ఆర్బిటరీ స్థిరాంకం కలిగియున్న x మరియు y యొక్క ఫంక్షన్ అవుతుంది ఇదే మనం పొందగలిగే జనరల్ సొల్యూషన్ అన్నమాట కాబట్టి u ను నేను దీనితో భర్తీ చేస్తే మనకు ఇచ్చిన సమీకరణం M dxN dy యొక్క జనరల్ సొల్యూషన్ లభించింది మనం ఈ రూపం ను చూస్తే మన దగ్గర MxydxNxydy0 అనే సమీకరణం ఉంది కాబట్టి మీకు ∂M∂y∂N∂x అనే ఆ షరతు సంతృప్తి చెందినప్పుడల్లా జనరల్ సొల్యూషన్ లభిస్తుంది అది ఎలా వస్తుందో చూద్దాం M లో y ని అలాగే ఉంచుతూ x పరంగా మాత్రమే ఇంటిగ్రేట్ చేస్తే మనకు x0xMxy dxy0yNxy dyC లభిస్తుంది M లో y ని వేరియబుల్గా ఉంచి x పరంగా ఇంటిగ్రేట్ చేద్దాం y అక్కడ ఉన్నా లేకపోయినా మనం x పరంగా x0 నుండి x వరకు డెఫినిట్ ఇంటిగ్రేషన్ చేద్దాము కాబట్టి మీరు మీ x0y0 ని 0 గా ఉంచుదాము కాబట్టి ఈ M మరియు N లను x పరంగా ఇంటిగ్రేషన్ చేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం అంటే x ను స్థిరంగా ఉంచి y పరంగా ఇంటిగ్రేషన్ చేయాలి మనం xని 0 అని ఉంచినట్లయితే x0 అనేది 0 అవుతుంది అప్పుడు N అనేది 0 అవుతుంది కాబట్టి ఆచరణలో మీరెప్పుడూ దీన్ని y పరంగా మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి అంటే yకి సంబంధించిన పదాలకు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి మన సాధారణ పరిష్కారానికి M మరియు y యొక్క పదాలు M మరియు N లో కేవలం y యొక్క పదాల సహకారం మాత్రమే ఉంది అని మనం చెప్పవచ్చు ఆ విధంగా మీరు సాధారణ పరిష్కారాన్ని పొందుతారు మీరు ఈ కండిషన్ ని తనిఖీ చేసినప్పుడల్లా పరిష్కారాన్ని కనుగొనడానికి సత్వరమార్గం ఏంటంటే M లో yని అలాగే ఉంచి x పరంగా ఇంటిగ్రేట్ చెయ్యాలి ఇక్కడ xని 0కి సమానంగా ఉంచి ఇంటిగ్రేషన్ చెయ్యాలి ఒకసారి మీరు xని 0కి సమానం చేస్తే M అనేది 0 గా మారవచ్చు మీరు y యొక్క పదాలు మాత్రమే కలిగి ఉన్నప్పుడు మీరు x ని 0కి సమానంగా ఉంచినప్పటికీ ఆ అంశాలు అలాగే ఉంటాయి కాబట్టి ఈ x లేనందున మీరు కేవలం y పరంగా ఇంటిగ్రేట్ చెయ్యవచ్చు X ను x0కి సమానంగా ఉంచడం ద్వారా మీరు నేరుగా ఈ విధంగా పరిష్కారాన్ని పొందవచ్చు సారాంశం ఏమిటంటే ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వబడినప్పుడు M మరియు N లను x y ల ఫంక్షన్ యొక్క డెరివేటివ్ గా వ్రాయగలగాలి అది దాని నిర్వచనం ఇది ఎక్సాక్ట్ అని అనుకుందాం అంటే ∂M∂y∂N∂x ని సంతృప్తి పరిచే అలాంటి u ను పొందగలమని అర్థం కాబట్టి ∂M∂y∂N∂x అనేది ఎక్సాక్ట్ సమీకరణం కోసం అవసరమైన షరతు మరియు ఇది సఫిషియెంట్ కూడా అవుతుంది ఇది సంతృప్తి చెందితే మన ఈ సమీకరణం ఎక్సాక్ట్ అయ్యి ఆ పద్ధతి లో దీన్ని సంతృప్తి పరిచే u ఉందని అర్ధంను తెలుపుతుంది ఇది ఉనికిలో ఉందని భావించడం ద్వారా నేను ఈ పరిష్కారాన్ని పొందడం కోసం నేను ∂M∂y∂N∂x అనే నిబంధనను ఉపయోగిస్తాను మీకు అర్థం అవ్వటం కోసం ఒక ఉదాహరణ ఇస్తాను మీరుy2 x eydxx1 x eydy 0 ని తీసుకోండి మనం ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరిస్తాము ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను M dxN dy0 రూపంలో ఉంటుంది ఇక్కడ M అనేది y2 x ey N అనేది x1 x ey ఇది ఎక్సాక్ట్ సమీకరణం అయితే ఆ అవసరమైన నిబంధన నాకు ∂M∂y∂N∂x ను ఇస్తుందని తెలుసు కాబట్టి ఇప్పుడు ∂M∂y అంటే ఏమిటి ఇది ∂M∂y12xey అవుతుందని మనం ఇచ్చిన సమీకరణాన్ని చూడగానే చెప్పవచ్చు ఇప్పుడు ∂N∂x12x ey అంటే ఏమిటి ఈ రెండూ ఒకటే అవే అవసరమైన షరతులు ఇవి M N ఫంక్షన్లకు సంబంధించి సంతృప్తి చెందితే సమీకరణం ఎక్సాక్ట్ అవుతుంది మరియు కాన్వర్స్ కూడా నిజం అని నాకు తెలుసు కాబట్టి మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మీకు సమీకరణం ఎక్సాక్ట్ అని మీకు ముందుగా తెలియదు ఇది ఎక్సాక్ట్ అని మీకు ముందే తెలిస్తే ఈ కండిషన్ ఆటోమేటిక్ గా మరియు తప్పనిసరిగా సంతృప్తి చెందాలి దాని కాన్వర్స్ నిజం కాబట్టి మనం ఇక్కడ తనిఖీ చేసి ధృవీకరించబడిన ఈ షరతు సంతృప్తి చెందితే అప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్సాక్ట్ అని సూచిస్తుంది కాబట్టి మీరు దీన్ని తనిఖీ చేసిన తర్వాత ఇది ఏమి సూచిస్తుంది అంటే కాన్వర్స్ కూడా నిజం అని సూచిస్తుంది కాబట్టి ఇచ్చిన సమీకరణం ఎక్సాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఎలా పొందాలో మీకు తెలుసు అది ఇప్పుడే కొంత సమయం ముందు మనం చూసాం అనగా x0xMxy dxy0yNxy dyC కాబట్టి మీరు M తీసుకుని మీరు xకి సంబంధించి ఇంటిగ్రేట్ చేస్తారు మీరు కేవలం N తీసుకుని x0 ని స్థిరంగా ఉంచి y పరంగా ఇంటిగ్రేట్ చేయండి ఇక్కడ మనం y0ని మనం ఫిక్స్ చెయ్యము మీరు వాటిని జోడించి స్థిరాంకానికి సమానం చెయ్యండి అదే సమీకరణం యొక్క ఇతర పరిష్కారం ఈ పరిస్థితి సంతృప్తి చెందితే అది జెనరల్ సొల్యూషన్ ని సూచిస్తుంది N ఇంటిగ్రేషన్ లో x0y0ను 0 0 కి సమానం చేద్దాము మన సమీకరణం లో 0 0 వద్ద సమస్య లేదు అలాగే x yతో విభజన కూడా లేదు కాబట్టి x కాస్తా 0 కు సమానం అనేది డొమైన్ లో భాగం కాబట్టి నేను నా x0y0 ని 0 0గా ఎంచుకుని ఇంటిగ్రేట్ చేస్తే మనకు 0xy2 x eydx0yx1 x eydyC లభిస్తుంది ఇందులో M అనేది y2 x ey దీనిని నేను 0 నుండి x వరకు x పరంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాను N అనేది x1 x ey ఇందులో y0 ను స్థిరంగా ఉంచుతాను లోపల కూడా Nx0yx0 అనునది 0 అవుతుంది కాబట్టి నేను 0 ని ఉంచినట్లయితే ఇది 0 ఇది 0 ఆ విధముగా మొత్తం సున్నా మరియు ఇది స్థిరానికి సమానం అవుతుంది xyx2eyC ను x పరంగా ఇంటిగ్రేట్ చేస్తే అది మన జనరల్ సొల్యూషన్ ని సూచిస్తుంది ఇందులో C ఆర్బిటరీ స్థిరాంకం అవుతుంది ఈ వీడియోలో మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎప్పుడు ఎక్సాక్ట్ సమీకరణం అవుతుంది అనే అంశాన్ని చూశాము మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మీరు కేవలం ∂M∂y∂N∂x అని ధృవీకరిస్తే అదే అవసరమైన మరియు సరిపోయే నిబంధన అవుతుంది అంటే మీ సమీకరణం ఎక్సాక్ట్ అయితే అది ఈ కండిషన్ ను సంతృప్తి పరుస్తుంది ఈ కండిషన్ సంతృప్తి చెందితే అప్పుడు మీ సమీకరణం ఎక్సాక్ట్ అయినట్టే లెక్క కనుక ఈ కండిషన్ ను తనిఖీ చేసి సమీకరణం ఎక్సాక్ట్ అని మీరు చెప్పగలిగితే అప్పుడు మనం సమీకరణాన్ని పరిష్కరించగలము U యొక్క రూపమేమిటో తద్వారా అది ఎలాంటి రూపం పొందిందో చూసాము కాబట్టి మనం తదుపరి వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము